లెక్చర్ 17 లెక్సికల్ టైపోలజి జెనరలైజేషన్స్ కిన్షిప్ టర్మ్స్ అండ్ పర్సనల్ ప్రొనౌన్స్ అందరికీ నమస్కారం 'అప్రీషియేటింగ్ లింగ్విస్టిక్స్ ఎ టైపోలాజికల్ అప్రోచ్' అనే నా NPTEL కోర్సు యొక్క ఈ సెషన్ కు స్వాగతం మనం లెక్సికల్ మరియు మోర్ఫోలాజికల్ అనగా పదనిర్మాణ టైపోలాజీని చర్చిస్తున్నాము మనం లెక్సికల్ టైపోలాజీతో చర్చను ప్రారంభించాము చివరికి పదనిర్మాణ టైపోలాజీకి వెళ్తామని చెప్పాను మీ జ్ఞాపకశక్తిని రిఫ్రెష్ చేయడానికి లెక్సికల్ మరియు పదనిర్మాణ పదాల మధ్య తేడా ఏమిటి లెక్సికల్ అనే పదబంధం మరియు పదనిర్మాణం మరియు వాటి మధ్య ఉన్న సారూప్యతలు ఏమిటి అని మనం చర్చించాము ఇది లెక్సికల్ అయినా లేదా పదనిర్మాణం అయినా వీటి మధ్య ప్రధానంగా ఉన్న సారూప్యత ఏమిటంటే ఇక్కడ చర్చ అంతా పదాల చుట్టూ జరుగుతుంది వీటిలో ఉన్న సారూప్యత మరియు వ్యత్యాసం ఏమిటంటే మీరు లెక్సికల్ సారూప్యత లేదా లెక్సికల్ టైపోలాజీని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు మొత్తం యూనిట్గా ఒక పదాన్ని చూస్తున్నారు కానీ మీరు పదనిర్మాణ టైపోలాజీని గమనిస్తున్నప్పుడు మీరు సబ్యూనిట్ వద్ద డేటాను విశ్లేషించాలి పరిశీలించాలి గమనించాలి లేదా ఒక పదం యొక్క సబ్పార్ట్ స్థాయిని విశ్లేషించాలి కాబట్టి మీరు ఒక పదాన్ని మొత్తంగా చూడటం లేదు బదులుగా మీరు దానిని సబ్యూనిట్లుగా విభజించగలరా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అది మీ పదనిర్మాణ చర్చ లేదా పదనిర్మాణ టైపోలాజీ అవుతుంది ఇది టైపోలాజీ చర్చా కేంద్రీకృత కోర్సు అని పరిగణనలోకి తీసుకుంటే ప్రధానంగా మనం ప్రతి యూనిట్కు కొన్ని సాధారణీకరణలతో ముందుకు వస్తాము ఇది వాక్యనిర్మాణ౦ అర్థ౦ పదనిర్మాణ౦ లేదా లెక్సికల్ లాంటి వాటిలో ఉన్నా మనం పొందే ఎoపిరికల్ అనగా అనుభావిక డేటా ద్వారా లేదా భాషా శాస్త్రవేత్తలు పొందుతున్న అనుభావిక ఆధారాల ద్వారా పొందగలిగే సాధారణీకరణలపై మనం దృష్టి పెట్టాలి ఆ గమనికలో మనం చూస్తే మనం ఆరు వేర్వేరు డొమైన్లను పరిగణించాము మరియు ఈ ఆరు డొమైన్ల యొక్క అర్థాలు ఎలా వస్తాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము టైపోలాజీని అన్వేషించడానికి ప్రయత్నించాము ఇదంతా లెక్సికల్ టైపోలాజీ కాకుండా లెక్సికాన్ ఆధారంగా జరిగింది సెమాంటిక్స్ యొక్క ఆరు వేర్వేరు భావనలు లేదా ఆరు వేర్వేరు డొమైన్లు ఏమిటి అవి శరీర భాగాలు కిన్షిప్ టర్మ్స్ వ్యక్తిగత సర్వనామాలు సంఖ్యలు వ్యతిరేక విశేషణాలు మరియు రంగు పదాలు వీటి అర్థాలపై దృష్టి పెట్టబోతున్నామని నా మునుపటి చర్చలో నేను ఇప్పటికే ప్రస్తావించాను సమయం కొరత కారణంగా నేను ఈ ప్రత్యేక సెషన్లో అన్ని వివరాలు మాట్లాడకపోవచ్చు కాని నేను ఖచ్చితంగా శరీర భాగాలు మరియు కిన్షిప్ టర్మ్స్ గురించి మాత్రం మాట్లాడతాను మరియు మీరు అర్థ స్థాయిలో ఉన్న మిగతా డొమైన్ల గురించి ఆ పుస్తకాన్ని చదివి మరింత తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను మీరు గుర్తు తెచ్చుకోగలిగితే మనం మొదటి సాధారణీకరణ గురించి చర్చించాము ఇది అన్ని భాషలలో 'శరీరానికి' ఒక పదం ఎలా ఉందనే దాని గురించి చర్చిస్తుంది మనం శరీర భాగాల గురించి మాట్లాడుతున్నాము రెండవ సాధారణీకరణ ఏమిటంటే చాలా భాషలలో తల ట్రంక్ చేయి కన్ను ముక్కు మరియు నోటికి ప్రత్యేక పదాలు ఉన్నాయి కాబట్టి ఇది రెండవ సాధారణీకరణ మూడవ సాధారణీకరణ ఏమిటంటే ఒక భాషలో కాలి వేళ్ళకు వేర్వేరు పదాలు ఉంటే ఖచ్చితంగా చేతి వేళ్ళకు కూడా వేర్వేరు పదాలు ఉంటాయి సాధారణీకరణ నాలుగు ఏమిటంటే ఒక భాషలో 'పాదం' కు ఒక పదం ఉంటే 'చేతి'కి కూడా ఒక పదం ఉంటుంది ఇవన్నీ శరీర భాగాలకు సంబంధించినవి ఐదవ సాధారణీకరణ ఏమిటంటే 'హెడ్' అనే పదం అన్ని భాషలలో మోనోమోర్ఫెమిక్ పదం ఆరవ సాధారణీకరణ ఏమిటంటే శరీరంలోని పై భాగం మరియు దిగువ భాగాన్ని గురించిన కొన్ని పదాలు ఉన్నాయి మరియు అవి ఒక దాని నుండి మరొక దానికి ఉత్పన్నం అవుతాయి కాబట్టి ఎగువ భాగం శరీరం నుండి దిగువ భాగం శరీరం ఉత్పన్నమైతే ఎగువ భాగం శరీర పదాలు దిగువ భాగం శరీరానికి మూల రూపంగా పరిగణించబడతాయి దిగువ భాగo పదాలు ఉత్పన్నమైనవి అని అర్ధం ఈ సమాచారంతో మనం కిన్షిప్ టర్మ్స్ ను చూద్దాం కిన్షిప్ టర్మ్స్ చూస్తే మనకు ప్రధానంగా అఫినల్ వర్సెస్ కన్సాన్గ్యినియల్తో కూడిన సాధారణీకరణ ఉంది ఈ పదాన్ని నేను సరిగ్గా ఉచ్చరించకపోతే మీకు నా క్షమాపణలు కాని ఇప్పుడు ప్రధానంగా అఫినల్ వర్సెస్ కన్సాన్గ్యినియల్ బంధువుల మధ్య వ్యత్యాసం జెండర్ వ్యత్యాసం తరం వ్యత్యాసం లాంటివి ఉన్నాయి కాబట్టి ఈ సాపేక్ష విషయాల ఆధారంగా జెండర్ వ్యత్యాసాలు లేదా లింగ భేదాలు మరియు తరం తేడాలు లాంటి కొన్ని సాధారణీకరణలు ఏర్పడతాయి ఏడవ సాధారణీకరణ ఏమిటంటే మీరు తరాల తేడాలను పరిశీలిస్తే అఫినల్ వర్సెస్ కన్సాన్గ్యినియల్ బంధువుల మధ్య వ్యత్యాసం మరియు బంధువులందరి లింగ వ్యత్యాసం అన్ని భాషలలో ఉన్నాయి అంటే మీ తండ్రి యొక్క మగ తోబుట్టువు కోసం మీకు ఒక పదం ఉంటే ఖచ్చితంగా మీ తండ్రి యొక్క తోబుట్టువులకు ఒక పదం ఉంటుంది వ్యతిరేక విధంలో చూస్తే ఇదే రకమైన విషయం ఉంటుంది ఒక భాష మీ తండ్రి యొక్క మగ తోబుట్టువులకు ఒక పదాన్ని అనుమతించినట్లయితే అదే భాష మీ తల్లి యొక్క మగ తోబుట్టువులకు కూడా ఒక పదాన్ని అనుమతిస్తుంది కాబట్టి రెండు వైపుల నుండి మనకు తరాల తేడాలు అఫినల్ వర్సెస్ కన్సాన్గ్యినియల్ బంధువుల తేడాలు తరువాత లింగ భేదాలు ఉంటాయి ఎనిమిదవ సాధారణీకరణ అనేది తండ్రి మరియు తల్లికి ప్రత్యేకమైన పదాలను కలిగి ఉంది అన్ని భాషలలో వీటికి వేర్వేరు పదాలు ఉంటాయి రెండవ అవరోహణ తరంలో లింగ భేదం వేరు చేయబడడం గురించి మనం చర్చించాము అప్పుడు రెండవ ఆరోహణ తరంలో కూడా అది వేరు చేయబడుతుంది తాతకు పదం ఉంటే మనవళ్ళు లేదా మనవరాళ్లకు కూడా పదాలు ఉంటాయి కాబట్టి రెండు వేర్వేరు తరాలు అది ఆరోహణ అయినా లేదా అవరోహణ అయినా అవరోహణ తరానికి ఒక పదం ఉంటే ఖచ్చితంగా ఆరోహణ తరానికి ఒక పదo ఉంటుంది వ్యతిరేక మార్గంలో ఇలా ఉండకపోవచ్చు కానీ అవరోహణకు కనీసం ఒక పదం ఉంటే ఆరోహణ తరానికి కూడా ఒక పదం ఉంటుంది కాబట్టి ఇవి కిన్షిప్ టర్మ్స్ కు సంబంధించిన కొన్ని సాధారణీకరణలు ఇది లెక్సికల్ మరియు పదనిర్మాణ టైపోలాజీ అని నేను ఇది వరకే పేర్కొన్నాను కాబట్టి కిన్షిప్ టర్మ్స్ యొక్క పద నిర్మాణం ఏమిటి అనే దాని గురించి మాట్లాడుతాము అవి ఎలాంటి పద నిర్మాణాన్ని కలిగి ఉన్నాయో చూద్దాం కాబట్టి ఇక్కడ ఉన్న ఆలోచన ఏమిటంటే చాలా సందర్భాలలో తండ్రి తల్లి కొడుకు మరియు కుమార్తె వంటి పదాలు చాలా భాషలలో ఎల్లప్పుడూ మోనోమోర్ఫెమిక్ పాలిమోర్ఫెమిక్ పదాలు ఏమిటి తాత అమ్మమ్మ మనవడు మరియు మనవరాలు ఇవి ఎక్కువగా పాలిమార్ఫెమిక్ పదాలు ఖచ్చితంగా చూస్తే ఆంగ్లంలో మొదటి వర్గం లేదా మొదటి సెట్ మోనోమోర్ఫెమిక్కు చెందినది మరియు రెండవ సెట్ పాలి మోర్ఫెమిక్కు చెందినది ఇక్కడ ఇచ్చిన పదాలను చూడండి ఇక్కడ ఉన్న ఆలోచన ఏమిటంటే లేదా ఇక్కడ ఉన్న ఊహ ఏమిటంటే చాలా భాషలలో మీరు అలాంటి వాటిని కనుగొంటారు కాబట్టి కిన్షిప్ టర్మ్స్ కొన్నిసార్లు మోనోమోర్ఫెమిక్ కావచ్చు కొన్నిసార్లు పదం యొక్క స్వభావాన్ని బట్టి పాలిమార్ఫెమిక్ కావచ్చు ఈ సందర్భంగా మనం లెక్సికల్ పదనిర్మాణ సంక్లిష్టతలను కలిగి ఉన్న తదుపరి సాధారణీకరణకు వెళ్తాము ఇది పదవ సాధారణీకరణ ఇది అన్ని లేదా చాలా భాషలలో తరచూ వాడే కిన్షిప్ టర్మ్స్ అర్థవంతంగా మరియు పదనిర్మాణపరంగా సరళమైనవి అని చెబుతుంది తరచుగా వాడే పదాలు అర్థపరంగా మరియు పదనిర్మాణపరంగా సంక్లిష్టంగా ఉంటాయి ఇది గమనించవలసిన చాలా ఆసక్తికరమైన విషయం మరియు ఇది అర్థం చేసుకోవడం చాలా ఆసక్తికరమైన విషయం ఇక్కడ ఆలోచన ఏమిటంటే మనం కిన్షిప్ యొక్క పద నిర్మాణం యొక్క సంక్లిష్టతల గురించి మాట్లాడుతున్నాము కాబట్టి అర్థ మరియు పదనిర్మాణ సరళత మరియు సంక్లిష్టత గురించి పదవ సాధారణీకరణ చర్చను మీరు గమనించాలి ఇది అన్ని లేదా చాలా భాషలలో వ్రాయబడింది తరచూ వచ్చే కిన్షిప్ టర్మ్స్ అర్థపరంగా మరియు పదనిర్మాణ పరంగా సరళమైనవి ఉదాహరణకు 'తండ్రి తల్లి' అనే పదాలు ఎక్కువగా ఉపయోగించే పదాలు అందుకే అర్థపరంగా కూడా అవి సరళమైనవి మరియు పదనిర్మాణపరంగా కూడా అవి సరళమైనవి తక్కువగా వచ్చే పదాలు అర్థపరంగా మరియు పదనిర్మాణపరంగా సంక్లిష్టంగా ఉంటాయి తరచుగా వచ్చేవి ఏమిటి 'మేనకోడలు లేదా బావ లేదా మేనల్లుడు లేదా గ్రాండ్ ఆంట్' లాంటి పదాలు కాబట్టి ఈ రకమైన పదాలు ఉపన్యాసంలో తరచుగా ఉపయోగించబడవు లేదా రోజువారీ జీవితంలో తరచుగా ఉపయోగించబడవు అవి అర్థపరంగా మరియు పదనిర్మాణపరంగా సంక్లిష్టంగా కనిపిస్తాయి కాబట్టి సంక్లిష్టత మరియు సరళత ఉపన్యాసంలో సంభవించే ఫ్రీక్వెన్సీకి సంబంధించినదివి ఎక్కువగా ఉండే సంబంధాలు తక్కువ సంక్లిష్టత కలిగిన అర్థ మరియు పదనిర్మాణ యూనిట్లు తక్కువగా ఉండే సంబంధాలు అర్థ మరియు పదనిర్మాణ స్థాయిలో మరింత క్లిష్టంగా ఉంటాయి కాబట్టి 10 వ సాధారణీకరణ చెప్తుంది అదే ఉదాహరణకి 'ఫాదర్' మరియు 'ఫాదర్ -ఇన్ -లా' అనే పదాలను చూడండి 'తండ్రి' అనేది ఉపన్యాసంలో ఎక్కువగా ఉపయోగించే పదం అందుకే ఇది అర్థపరంగా సరళమైనది మరియు పదనిర్మాణపరంగా కూడా సులభమైనది కానీ 'ఫాదర్ -ఇన్ -లా' అర్థపరంగా మరియు పదనిర్మాణపరంగా కూడా సంక్లిష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇది పాలిమార్ఫెమిక్ పదం 'ఫాదర్ ఇన్ లా' అనే మూడు మార్ఫిమ్లు ఉన్నాయి కానీ 'ఫాదర్' విషయంలో ఒకే మార్ఫిమ్ ఉంది కాబట్టి మీరు పదనిర్మాణ శాస్త్రం మరియు సెమాంటిక్స్ రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటే తండ్రి మరియు 'ఫాదర్ ఇన్ లా' తో పోల్చి చూస్తే స్పష్టంగా మునుపటిది సరళమైనది మరియు తరువాతిది మరింత క్లిష్టంగా ఉంటుంది కాబట్టి అది పదవ సాధారణీకరణ సంక్లిష్టత మరియు సరళత లేదా సెమాంటిక్స్ మరియు పదనిర్మాణ స్థాయి యొక్క సంక్లిష్టతపై సాధారణీకరణల గురించిన ఈ సమాచారంతో మనం వ్యక్తిగత సర్వనామాలు మరియు కిన్షిప్ టర్మ్స్ ను పరిశీలించవచ్చు కాబట్టి ఇప్పుడు మనం సెమాంటిక్ మరియు పదనిర్మాణ స్థాయిలో సంక్లిష్టతల గురించి మాట్లాడుతున్నాము కాబట్టి నేను దానిని నిర్మాణాత్మక లెక్సికల్ టైపోలాజీకి తీసుకురావాలనుకుంటే కిన్షిప్ టర్మ్స్ ఎక్కువగా వాస్తవికoగా మరియు సహజంగా ఇచ్చిన విభాగాలను అనుసరిస్తాయని మనం గమనించాలి ఉపన్యాసంలో వీటిని ఉపయోగించిన విధానం సమాజంలో ఉపయోగించిన విధానం సామాజిక నిబంధనలు మరియు కిన్షిప్ టర్మ్స్ ఇవి కుటుంబంలో మరియు విస్తరించిన కుటుంబంలో ఉన్న సంబంధం లేదా కిన్షిప్ టర్మ్స్ లపై ఆధారపడి ఉంటాయి ఏదేమైనా 'బాడీ పార్ట్' పరిభాషలో ఉన్నట్లే అన్ని భాషల ద్వారా సాధ్యమయ్యే అన్ని సహజ విభాగాలు తీసుకోబడవు శరీర భాగాల గురించి మనం ఏమి మాట్లాడుకున్నామో మీకు గుర్తుంటే ఆదర్శవంతమైన పదజాలం యొక్క లక్షణం ఏమిటి ఆదర్శవంతమైన పదజాలం యొక్క లక్షణం 'ప్రతిదానికీ ఒక పదం ఉండాలి' మీ శరీరంలో ఉన్న కొన్ని విషయాలకు వేర్వేరు పేర్లు లేవని మనం ఇప్పటికే చర్చించాము శరీర భాగాలన్నింటికి స్వతంత్ర పదాలు ఉండడం ఏ భాషలోనైనా సాధ్యం కాదు కిన్షిప్ టర్మ్స్ లో ఇలాంటిదే మనం గమనిస్తాము కిన్షిప్ టర్మ్స్ లో మానవ సంబంధాలు అనేవి తరాల వ్యత్యాసాలు లింగ భేదాల మీద ఆధారపడి ఉంటాయి అవి విస్తరించిన కుటుంబం లేదా బంధువుల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు అఫినల్ మరియు కన్సాన్గ్యినియల్ తేడాల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతిదానికీ ఒక పదం ఇవ్వలేని అనేక సంబంధాలు ఉన్నాయి శరీర భాగాలకు సంబంధించిన లెక్సికల్ టైపోలాజీ మరియు కిన్షిప్ టర్మ్స్ మధ్య సారూప్యతను మనం చూడవచ్చు బాడీ పార్ట్ పరిభాషలో ఉన్నట్లే అన్ని భాషలలోనూ అన్ని రకాల బంధుత్వ పదాలకు సహజ విభజనలు ఉండడం సాధ్యం కాదు వీటిలో మనం ఆదర్శవంతమైన పదజాలం కోసం చూడకూడదు ఇది కిన్షిప్ టర్మ్స్ అయినా లేదా శరీర భాగాలు అయినా లేదా మీరు మాట్లాడే ఏ భాష అయినా లేదా కమ్యూనికేషన్ ప్రయోజనం కోసం మీరు ఉపయోగించే ఏ భాష అయినా ఇది ఆదర్శవంతమైన పదజాలం అని మనం అనకూడదు మీ భాష మిగతా వాటి కంటే గొప్పదని ఎప్పుడూ అనవద్దు ఇది ఈ విధంగా పనిచేయదు భాషలు స్వయం సమృద్ధిగా ఉంటాయి అదే సమయంలో వారికి ఆదర్శవంతమైన పరిస్థితి ఉండకపోవచ్చు మరియు మీరు దాని గురించి చింతించకూడదు ప్రతి భాష దాని స్వంత విషయాలను వ్యక్తీకరించే మార్గాన్ని కలిగి ఉంది ఇది మనం మాట్లాడుతున్న ఆరు రకాల సెమాంటిక్ డొమైన్లు అయినా భాషలు ఒకదానికొకటి మారుతూ ఉంటాయి మరియు ఈ మానవ భాషల లేదా అన్ని మానవ భాషల పదజాలంలో ఆదర్శాన్ని మనం చూడకూడదు కాబట్టి ఈ సమాచారంతో వ్యక్తిగత సర్వనామాలకు సంబంధించిన మరొక వర్గానికి వెళ్దాం ఒక నిర్దిష్ట భాష కలిగి ఉన్న వ్యక్తిగత సర్వనామాల ఆధారంగా మనం కొన్ని రకాల సాధారణీకరణలను తయారు చేయవచ్చు మనం ఇంతకు ముందు చర్చించినట్లు నేను దీనిని కిన్షిప్ టర్మ్స్ తో లింక్ చేయడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే 'ఐయుహిషీఇట్' I you he she it వంటి వ్యక్తిగత సర్వనామాలు గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా కిన్షిప్ టర్మ్స్ తో కొంత సంబంధం ఉంటుంది దానిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను వ్యక్తిగత సర్వనామాలను కిన్షిప్ టర్మ్స్ తో ఎలా లింక్ చేయవచ్చు ఇవి లింక్ చేయడానికి ఒక మార్గం ఉంది అది ఏమిటంటే పేర్లకు భిన్నంగా ప్రజలను గుర్తించడానికి వారు అందించిన కిన్షిప్ టర్మ్స్ మనం జాన్ పీటర్ మేరీ అని చెప్తాము లేదా బొచ్చుగల జంతువు అని చెప్పటానికి బదులుగా మనం ఒక కుక్క పేరు లేదా పిల్లి పేరు చెప్పగలం లేదా అలాంటిదే ఏదైనా చెప్పగల౦ కాబట్టి ప్రొపర్ నౌన్స్ ను మరియు కామన్ నౌన్స్ ను భర్తీ చేయగల వివిధ మార్గాలు ఇవి వీటి బదులుగా మీరు వ్యక్తిగత సర్వనామాలను ఉపయోగించవచ్చు కాబట్టి ఒక నిర్దిష్ట వ్యక్తిని మరియు ముఖ్యంగా కిన్షిప్ టర్మ్స్ ను సూచించడానికి మనం స్వీయ మరియు ఇతర వ్యక్తి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపవచ్చు కాబట్టి మీకు వ్యక్తిగత సర్వనామాలు అవసరం 'మై యువర్ లేదా హిస్' అని నేను చెప్పినప్పుడు ఒక నిర్దిష్ట వ్యక్తికి మరియు దానితో సంబంధం ఉన్న కిన్షిప్ టర్మ్ కు మధ్య ఉన్న సంబంధాన్ని నేను గుర్తించాను నేను 'మై' అని చెప్పినప్పుడు అది 'ఐ' అనే పదానికి సంబంధించినది నేను 'యువర్' అని చెప్పినప్పుడు అది 'యు' కు సంబంధించినది నేను 'హిస్' అని చెప్పినప్పుడు నేను 'హి' గురించి మరియు దానితో ఉన్న సంబంధం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి స్వీయ మరియు మరొక వ్యక్తి మధ్య కొంత సంబంధం ఉండాలి స్వీయ మరియు మరొక వ్యక్తి మధ్య ఈ సంబంధం కారణంగా వ్యక్తిగత సర్వనామాలు కిన్షిప్ టర్మ్స్ తో బలమైన సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి ఇది ఎలా పనిచేస్తుందో మరియు ఎలా సాగుతుందో చూద్దాం కిన్షిప్ టర్మ్స్ తో పాటు ఒక వ్యక్తిని సూచించే మరియు స్వీయ సంబంధాన్ని వివరించే మరో పదాల సమితి కూడా ఉంది మనం ప్రధానంగా వ్యక్తిగత సర్వనామాల గురించి మాట్లాడుతున్నాము మరియు ఇది అన్ని రకాలైన వస్తువులను భర్తీ చేయగలదు నేను బొచ్చుగల జంతువు అని ఒక ఉదాహరణను ఇచ్చాను లేదా ఒక బలమైన పిల్లవాడు లేదా బబ్బ్లీ పిల్లవాడు ఉండవచ్చు కాబట్టి మీరు వీటిని వ్యక్తిగత సర్వనామాలతో భర్తీ చేయవచ్చు అందుకే వారికి బలమైన సంబంధం ఉంది ఇప్పుడు మనం ఈ డొమైన్లోని లెక్సికల్ టైపోలాజీని అర్థం చేసుకోవడానికి వ్యక్తిగత సర్వనామాల యొక్క అర్ధాలను మరింత లోతుగా చూడబోతున్నాం కాబట్టి మనం శరీర భాగాలతో చర్చను ప్రారంభించిన తర్వాత కిన్షిప్ టర్మ్స్ కు వెళ్ళాం మరియు ఇప్పుడు మనం వ్యక్తిగత సర్వనామాల వైపు వెళ్తున్నాము మా మొట్టమొదటి మరియు ప్రధాన లక్ష్యం దాని యొక్క అర్ధాలను చూడటం లేదా తెలుసుకోవడం ఒకసారి మనం అర్ధం పట్టుకోగలిగితే వ్యక్తిగత సర్వనామాల టైపోలాజీని ఖచ్చితంగా నిర్ణయించవచ్చు కాబట్టి మనం ఇక్కడ ఏమి చేయాలి వివిధ రకాల వ్యక్తిగత సర్వనామాలను ఎలా వర్గీకరించాలో మనం కనుగొంటాము కాబట్టి 'సింగులర్ ఫస్ట్ పర్సన్' గుర్తుంచుకోండి అది ఏమిటి మీ అందరు అది తెలుసుకోవాలి ఎందుకంటే ఇవి సాధారణ వ్యాకరణ విషయాలు 'సింగులర్ ఫస్ట్ పర్సన్' అంటే 'ఐ' 'సింగులర్ సెకండ్ పర్సన్' అంటే 'యు' 'సింగులర్ థర్డ్ పర్సన్' అంటే మనం ఎవరి గురించి లేదా దేనిగురించి మాట్లాడతామో వారు 'హీ షీ అండ్ ఇట్' he she and it ఏదైనా కావచ్చు కాబట్టి ఇవి ప్రధానమైనవి లేదా ఇవి ఆంగ్లంలో ప్రాధమిక వ్యక్తిగత సర్వనామాలు మరియు అలాంటివి ఏ ఇతర భాషలోనైనా ఉంటాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఎక్కువగా ప్రపంచంలోని చాలా భాషలలో వ్యక్తిగత సర్వనామాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రాతిపదికన వ్యక్తిగత సర్వనామాల యొక్క టైపోలాజీని అర్థం చేసుకోవడానికి భాషా శాస్త్రవేత్తలు ఏ విధమైన సాధారణీకరణలను చేసారో చూద్దాం కాబట్టి ఇది పదకొండవ సాధారణీకరణ నుండి ప్రారంభమవుతుంది ఎందుకంటే మేము దీనిని జెన్ పదకొండు అని పిలుస్తాము కాబట్టి స్వతంత్ర సర్వనామాలను కలిగి ఉన్న దాదాపు అన్ని భాషలలో 'ఐ యు మరియు ఇతర వాటికి' ప్రత్యేక పదాలు ఉన్నాయి ఇది గ్రీన్బెర్గ్ 1966 మరియు కైజర్ 2003 నుండి తీసుకోబడింది ఇది అంతా వ్రాయబడలేదు ఇది దాదాపుగా వ్రాయబడింది దీనికి కొన్ని పదాలు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు కాబట్టి ఏమి వ్రాయబడింది ఇది స్వతంత్ర సర్వనామాలు కలిగిన దాదాపు అన్ని భాషల గురించి వ్రాయబడింది 'హీషీఇట్' వంటి స్వతంత్ర సర్వనామాలు ఖచ్చితంగా అన్ని భాషలలో ఉంటాయి ఈ స్వతంత్ర సర్వనామాలకు స్వతంత్ర పదాలు ఉంటాయి మీరు వాటిని కలిపి వాడలేరు 'యు షీ మరియు ఇతరులు' ప్రతిదీ ఒకదానిలో ఉందని మీరు చెప్పలేరు ప్రతిదీ ఈ విధంగా పనిచేయని ఒక వర్గం క్రింద కలిపి ఉంచలేరు దాదాపు అన్ని భాషలకు స్వతంత్ర సర్వనామాలు ఉంటే 'ఐ యు మరియు ఇతరులు' వంటి వాటికి ప్రత్యేక పదాలు ఉంటాయి ఇది పదకొండవ సాధారణీకరణ పన్నెండవ సాధారణీకరణ ఏమిటి పన్నెండవ సాధారణీకరణ ప్రకారం చాలా భాషలలో బహువచన సర్వనామాలు ఉన్నాయి ఈ పదాన్ని జాగ్రత్తగా వాడటం మీరు గమనించలేదు ఇక్కడ అన్ని భాషలు అని వ్రాయలేదు చాలా భాషలు అని మాత్రమే వ్రాయబడింది మీరు చాలా భాషలు అని చెప్పినప్పుడు అది శాంపిల్లో ఎక్కువ భాగాన్ని కవర్ చేస్తుంది పన్నెండవ సాధారణీకరణ ఏమి చెబుతుందంటే చాలా భాషలలో సర్వనామాలు బహువచనం కలిగి ఉంటాయి అని చెబుతుంది కాబట్టి 'వుయ్ దే మరియు యు' లాంటి బహు వచనాలు ఉన్నాయి వీటిలో 'యు' ఏకవచనం మరియు బహువచనం కూడా కానీ కనీసం 'ఫస్ట్ పర్సన్ మరియు థర్డ్ పర్సన్ ప్లూరల్' లో మీకు భిన్నమైనవి ఉన్నాయి ఫస్ట్ పర్సన్ లో ఏకవచనం 'ఐ' మరియు బహువచనం 'వుయ్' సెకండ్ పర్సన్ రెండింటికీ 'యు' ఒకటే తేడా లేదు థర్డ్ పర్సన్ ఏకవచనం 'హీషీ లేదా ఇట్' కాగా బహువచనం 'దే' అవుతుంది కాబట్టి అది పన్నెండవ సాధారణీకరణ పదమూడవ సాధారణీకరణ ఏమిటి పదమూడవ సాధారణీకరణ ఏమిటంటే కొన్ని భాషలలో ఫస్ట్ పర్సన్ ప్రోనౌన్ లో ప్రత్యేకమైన కలుపుకొనే వ్యత్యాసం ఉంటుంది ఇది తరచూ జరిగే విషయం కాదని కొందరు మళ్ళీ గమనిస్తారు కాబట్టి ఫస్ట్ పర్సన్ లో కొన్ని భాషలలో ప్రత్యేకమైన మరియు సమగ్రమైన వ్యత్యాసం ఉంటుంది నేను ఇక్కడ కూర్చున్నప్పుడు మరియు విద్యార్థులు అక్కడ కూర్చున్నప్పుడు నేను ఒక ఉదాహరణ ఇస్తాను 'మేము మార్కెట్కు వెళ్తామ'ని చెబుతాను 'మేము' మార్కెట్కి వెళ్తాము అంటే విద్యార్థులు కూడా ఇందులో భాగమవుతారు ఇక్కడ ఇంకో పరిస్థితిని ఊహించుకుందాం ఇక్కడ ముగ్గురు సహచరులు ఉన్నారు ముగ్గురు విద్యార్థులు ఉన్నారు మరియు నేను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి నేను విద్యార్థులను చూస్తూ 'మేము మార్కెట్కు వెళ్తున్నామని' చెప్తాను అంటే ఇక్కడ విద్యార్థులకు మినహాయింపు ఇవ్వవచ్చు నేను మరియు నా సహచరులు మాత్రమే మార్కెట్కు వెళుతున్నారు అని అర్ధం కాబట్టి 'మేము' అనేది ప్రత్యేకమైన మరియు కలుపుకొని ఉన్న అన్న అర్ధం వచ్చే పదం 'వుయ్' అంటే నా జట్టులో నేను నిన్ను లెక్కించబోతున్నాను అని అర్ధం దీనికి వేరే అర్ధం కూడా ఉంది నేను మిమ్మల్ని నా జట్టులో లెక్కించబోవడంలేదు అని జట్టులో నాతో పాటు ఇతర వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి పదమూడవ సాధారణీకరణ ఈ రకమైన విషయం కొన్ని భాషలలో సంభవిస్తుందని చెబుతుంది కానీ అన్నీ భాషలలో ఇలా జరగదు ఇది నిజంగా అన్నింటికీ వర్తించదు ఇది గణాంక లేదా సూచిక లేదా అలాంటిదే కావచ్చు ప్రధానంగా ఇది ఒక సూచిక ఇది ఖచ్చితంగా సార్వత్రికమైనదిగా పరిగణించబడదు ఈ ప్రత్యేకమైన కలుపుకొని ఉన్న వ్యత్యాసం కొన్ని భాషలలో ఉంటుంది ఫస్ట్ పర్సన్ కు సంబంధించిన 'కలుపుకొని మరియు ప్రత్యేకమైన వ్యత్యాసం' గురించిన ఈ సమాచారంతో తదుపరి సాధారణీకరణలకు వెళ్దాం తదుపరి సాధారణీకరణ ఏమిటి చాలా భాషలలో ఫస్ట్ పర్సన్ సర్వనామంలో లింగ భేదం ఉంటే సెకండ్ పర్సన్ మరియు లేదా థర్డ్ పర్సన్ సర్వనామంలో లింగ భేదం ఉంటుంది 'మరియు లేదా' సంబంధాన్ని అర్థం చేసుకోవడం కొద్దిగా గమ్మత్తైన పని కాబట్టి ఇది ఏమి చెప్తోంది లేదా చూపిస్తోంది ఒక భాష లింగ భేదాన్ని అనుమతిస్తుంది అనుకోండి అన్ని భాషలు అలా చేయవు కానీ ఒక నిర్దిష్ట భాష అలా చేస్తే ఆ సందర్భంలో 'చాలా సార్లు' అనే పదం ఉపయోగించబడింది చాలా భాషలలో ఫస్ట్ పర్సన్ లో లింగ భేదాలు ఉంటే అంటే స్త్రీలింగoలో మరియు పుంలింగంలో భేదాలు ఉంటే ఖచ్చితంగా సెకండ్ పర్సన్ మరియు థర్డ్ పర్సన్ సర్వనామంలో కూడా లింగ భేదం ఉంటుంది దీనికి ఇంగ్లీష్ సరైన రకమైన ఉదాహరణ కాదు ఎందుకంటే ఇంగ్లీషులో మనకు ఫస్ట్ పర్సన్ సర్వనామంలో లింగ భేదం లేదు సెకండ్ పర్సన్లో కూడా లేదు కానీ థర్డ్ పర్సన్లో 'హీ వర్సెస్ షీ' అనే లింగ భేదం ఉంది కానీ 'ఐ అండ్ యు' లో లింగ భేదం లేదు ఒకవేళ ఫస్ట్ పర్సన్లో పురుష మరియు స్త్రీ లింగాన్ని వేరుచేసే లేదా విభిన్నమైన పదాలు ఉన్న భాష ఉంటే అది ఖచ్చితంగా సెకండ్ పర్సన్ లో ఆ లింగ భేదాన్ని కలిగి ఉంటుంది ఈ వర్గంలో చాలా భాషలు ఉండవు కనీసం ఇంగ్లీషు లాంటి ఒక భాషలో లింగ భేదాలు థర్డ్ పర్సన్ లో ఉన్నాయి కాని ఫస్ట్ పర్సన్ మరియు సెకండ్ పర్సన్ లో కాదు లింగ భేదం గురించిన ఈ ఆలోచనతో మరొక సంబంధిత సాధారణీకరణ పదిహేనవది చూద్దాం పదిహేనవ సాధారణీకరణ ఏమిటో చూద్దాం కాబట్టి జెన్ పదిహేను ఏమి చెబుతుందంటే చాలా భాషలలో బహువచన సర్వనామాలలో లింగ భేదాలు ఉంటే అవి ఏకవచనంలో కూడా లింగ భేదాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్న ఆలోచన ఏమిటంటే కొన్నిసార్లు బహువచన వ్యక్తిగత సర్వనామంలో 'వుయ్ లేదా దే' అని చెప్తాము ఇంగ్లీష్ విషయంలో లింగ భేదం లేదు 'వుయ్' అనేది పుంలింగం లేదా స్త్రీలింగo కావచ్చు వారు పరిస్థితిని బట్టి పుంలింగం లేదా స్త్రీలింగo కావచ్చు అబ్బాయిల సమూహం ఉంటే అది పుంలింగంగా ఉంటుంది అమ్మాయిల సమూహం ఉంటే అది స్త్రీలింగంగా ఉంటుంది కాబట్టి నిర్మాణo పరంగా లేదా అర్థo పరంగా 'వుయ్ మరియు దే' లింగ తటస్థంగా ఉన్నాయి 'వుయ్' అనే పదాన్ని వినడం ద్వారా ఇది పుంలింగమా లేక స్త్రీలింగమా అని మనం గుర్తించలేము కాబట్టి ఇంగ్లీష్ మళ్ళీ సరైన ఉదాహరణ కాదు కానీ ఇతర ప్రపంచ భాషల విషయంలో బహువచన సర్వనామాలలో లింగ భేదం ఉంటే అవి ఏకవచన సర్వనామాలలో కూడా లింగ భేదాన్ని కలిగి ఉంటాయి కాబట్టి సెమాంటిక్స్ ఆధారిత చర్చ యొక్క మూడవ డొమైన్ గురించి మనం మాట్లాడుతున్నాము వీటిని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం శరీర భాగాలకు సంబంధించిన మొదటి సాధారణీకరణల సెట్ చూసాం ఆ తరువాత సెట్లో కిన్హ్సిప్ టర్మ్స్ ఉన్నాయి మూడవ దానిలో వ్యక్తిగత సర్వనామాలు ఉన్నాయి కాబట్టి చర్చను మరింత ముందుకు తీసుకెళ్ళి కిన్షిప్ టర్మ్స్ కోసం మనం చేసినట్లే వ్యక్తిగత సర్వనామాలలో పద నిర్మాణం సంక్లిష్టంగా ఉందో లేదా సరళంగా ఉందో చూద్దాం కాబట్టి పదహారవ సాధారణీకరణను పరిశీలిద్దాం పదహారవ సాధారణీకరణ ఏమి చెబుతుందంటే అన్ని భాషలలో ఏకవచనం మరియు బహువచన సర్వనామం మధ్య ఉత్పన్న సంబంధం ఉంటే బహువచనం ఏకవచనం నుండి ఉద్భవించింది అని అర్ధం కాబట్టి ఇది ఆసక్తికరంగా ఉంది మరియు దీని కోసం నేను మీకు ఇంగ్లీష్ డేటాను ఇవ్వగలను కాబట్టి నేను ఏమి చేస్తాను నేను ఇక్కడ 'దేర్ ఈజ్ ఎ బాక్స్' అని వ్రాస్తాను కాబట్టి జెన్ 16 ఉత్పన్న సంబంధం ఉందని చెబుతుంది ఇది ఉత్పన్న సంబంధం గురించి ఈ ఉత్పన్న సంబంధంలో ఏది దేని నుండి ఉద్భవించింది ఏకవచనం ఉంది మరియు తరువాత బహువచనం ఉంది కాబట్టి ఇది ఉద్భవించిందని మనం చెప్పగలం ఏకవచనం నుండి బహువచనం ఉత్పన్నమైంది అంటే బహువచనాల విషయంలో పరిభాష లేదా పదనిర్మాణ సంక్లిష్టత ఎక్కువ ఏకవచనాలు పదనిర్మాణపరంగా తక్కువ సంక్లిష్టంగా ఉంటాయి అన్ని భాషలలో ఏకవచనం మరియు బహువచన సర్వనామం మధ్య ఉత్పన్న సంబంధం ఉంటే బహువచనం ఏకవచనం నుండి తీసుకోబడింది కాబట్టి ఏకవచనం ఆధారం మరియు బహువచనం ఉత్పన్నం దీని వ్యతిరేక ఆలోచన ఆమోదయోగ్యం కాదు ఏకవచనం బహువచనం నుండి ఉద్భవించిందని మీరు చెప్పలేరు అది అలా జరగదు అది వేరే విధంగా పనిచేస్తుంది కాబట్టి అది జెన్ పదహారు గురించి జెన్ పదిహేడు ఏమిటి పదిహేడవ సాధారణీకరణ ఏమి చెబుతుందంటే అన్ని భాషలలో ఫస్ట్ లేదా సెకండ్ పర్సన్ సర్వనామం యొక్క బహువచనం నామమాత్రపు బహువచన అఫిక్స్ తో ఏర్పడితే థర్డ్ పర్సన్ సర్వనామం యొక్క బహువచనం కూడా అలాగే జరుగుతుంది సాధారణీకరణ పదహారు మరియు పదిహేడు రెండింటినీ వివరించడానికి నేను ఇక్కడ బోర్డులో కొంత డేటాను వ్రాశాను మరోసారి పదహారవ సాధారణీకరణను చూద్దాం పదహారు మరియు పదిహేడు రెండూ ఉత్పన్నం గురించి మాట్లాడుతాయి కాబట్టి 16 ఏమి చెప్పింది ఏకవచనం మరియు బహువచనం మధ్య ఉత్పన్న సంబంధం ఉంటే బహువచనం ఏకవచనం నుండి ఉద్భవించింది ఇది వ్యతిరేక అర్ధంలో జరగదు ఫస్ట్ పర్సన్ లేదా సెకండ్ పర్సన్ సర్వనామం యొక్క బహువచనం ఉంటే మరియు అది నామమాత్రపు బహువచనంతో ఏర్పడితే థర్డ్ పర్సన్ బహువచనం కూడా అదే విధంగా ఏర్పడుతుంది రష్యన్ ఫ్రెంచ్ మరియు టర్కిష్ భాషనుండి తీసుకోబడిన డేటా ఈ రెండు సాధారణీకరణలను అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుందా లేదా అని ఇప్పుడు చూద్దాం రష్యన్ డేటాను చూడండి రష్యన్ భాషలో 'వన్' ను 'ఒనో' అంటారు అంటే మీరు 'ఒనో' అని చెప్పినప్పుడు దాని అర్థం 'ఒకటి' అని మరియు 'ఒకటి' యొక్క బహువచనం 'ఓన్ ఐ' అని ఉంటుంది ఫ్రెంచ్ భాషలో చూస్తే 'ఇల్' లేదా 'ఎల్లే' యొక్క బహువచనం 'ఇల్ ఎస్ మరియు ఎల్ ఎస్' అవుతుంది మరియు 'ఆన్' యొక్క బహువచనం టర్కిష్ భాషలో 'ఆన్ లార్' అవుతుంది కాబట్టి ఇది థర్డ్ పర్సన్ ఏకవచనం గురించి వీటిని వేరు చేయడానికి నేను ఇక్కడ మరొక గీతను గీయాలి కాబట్టి థర్డ్ పర్సన్ సర్వనామం ఏకవచనం మరియు బహువచనం ఉంది ఇప్పుడు మనకు సర్వనామం ఏకవచనం బహువచనం ఉంది రష్యన్ భాషలో థర్డ్ పర్సన్ ఏకవచన సర్వనామం ఒకటి లేదా 'ఒనో' థర్డ్ పర్సన్ బహువచనం 'ఓన్ ఐ' ఫ్రెంచ్ భాషలో థర్డ్ పర్సన్ ఏకవచనం 'ఎల్లే లేదా ఇల్' మరియు బహువచనం 'ఎల్లే ఎస్ లేదా ఇల్ ఎస్' అవుతుంది టర్కిష్ భాషలో థర్డ్ పర్సన్ ఏకవచనం 'ఓన్' ఉంది మరియు థర్డ్ పర్సన్ బహువచనం 'ఆన్ లార్' ఇక్కడ డేటాను చూడండి కాబట్టి ఇది వ్యక్తిగత సర్వనామం గురించి ఇప్పుడు మనం నామవాచకానికి వెళ్దాం రష్యన్ భాషలో నామవాచకం పుస్తకం 'నిగా' కాబట్టి బహువచనంలో ఇది 'నిగ్ ఐ' అవుతుంది ఫ్రెంచ్లో అదే నామవాచకం పుస్తకం 'లివ్రే' మరియు బహువచనంలో ఇది 'లివ్రే స్' అవుతుంది టర్కిష్ భాషలో 'మనిషి' అనే మరో నామవాచకం ఏక రూపం 'ఆడమ్' మరియు బహువచనం 'ఆడమ్ లార్' కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఏమి చూస్తాము మనం ఎలాంటి ఉత్పన్నం చూస్తాము నామవాచక జాబితా పుస్తకం మరియు 'మనిషి' చూడండి పుస్తకం 'నిగా నిగ్ ఐ' 'లివ్రే లివ్రే ఎస్' 'ఆడమ్ మరియు ఆడమ్ లార్' kniga knig i livre livre s adam and adam lar కాబట్టి మూడు బహువచన రూపాలు ఏకవచనాల నుండి తీసుకోబడ్డాయి సాధారణీకరణ పదహారు దీని గురించి మాట్లాడుతుంది మీరు ఏకవచనం మరియు బహువచనం గురించి మాట్లాడుతున్నప్పుడు ఉత్పన్న నియమం ఉంటే బహువచనాలు ఏకవచనం నుండి ఉద్భవించాయి దీని వ్యతిరేక మార్గంలో జరగదు ఇప్పుడు మనం పదిహేడవదాన్ని చూద్దాం ఫస్ట్ లేదా సెకండ్ పర్సన్ సర్వనామం యొక్క బహువచనం నామమాత్రపు బహువచనంతో ఏర్పడితే థర్డ్ పర్సన్ బహువచనం కూడా అలాగే ఏర్పడుతుంది కాబట్టి 'రష్యన్ ఫ్రెంచ్ మరియు టర్కిష్' భాష నుంచి మనం తీసుకున్న డేటా నిజంగా మనకు నేరుగా సహాయం చేయదు కాని మనం థర్డ్ పర్సన్ డేటాను చూడవచ్చు ఇక్కడ ఫస్ట్ మరియు సెకండ్ పర్సన్ డేటా లేదు దాని గురించి మరింత తెలుసుకోవడానికి మీరు ఆ పుస్తకాన్ని చదవవచ్చు కాని కనీసం థర్డ్ పర్సన్ నామమాత్రపు బహువచనం మార్కర్ ఉంది కాబట్టి ఫస్ట్ మరియు సెకండ్ పర్సన్ నామమాత్రపు బహువచన అనుబంధ మార్కర్ ఉంటే అది తప్పనిసరిగా థర్డ్ పర్సన్ లో కూడా ఉంటుంది దీని వ్యతిరేక పద్ధతి జరగకపోవచ్చు కాని కనీసం ఫస్ట్ మరియు సెకండ్ పర్సన్ విషయంలో నామమాత్రపు బహువచనం యొక్క ఉనికి ప్రతిబింబిస్తుంది లేదా థర్డ్ పర్సన్ లో ఇలాంటి రకమైన విషయాలకు మార్గం సుగమం చేస్తుంది కాబట్టి ఇవి పదహారవ మరియు పదిహేడవ సాధారణీకరణల గురించిన విషయాలు